మీకు తిరిగి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో రాడ్ యొక్క రెండు చివరలను రెండు వేర్వేరు ఉష్ణోగ్రతలలో ఉంచినప్పుడు ఫైనైట్ రాడ్ లో హీట్ ఈక్వేషన్ యొక్క పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో చూశాము ఈ రోజు మనం రెండు చివరలను ఇన్సులేట్ చేసినప్పుడు రాడ్ లో ఉష్ణోగ్రతను ఎలా కనుగొనాలో చూద్దాం సరే మనము రాడ్ వెంట మన ఇనీషియల్ బౌండరీ వాల్యూ సమస్యగా ut 2uxx0 సమస్యను వ్రాస్తాము కాబట్టి 2 అనేది రాడ్ యొక్క పదార్థాన్ని బట్టి థర్మల్ డిఫ్యూసివిటీ కాంస్టెంట్ కాబట్టి మీ వద్ద ఉన్నది రాడ్ యొక్క పొడవు అలాగే మీకు స్పేషియల్ వేరియబుల్ x ఉంది అది 0xL మరియు t0 మరియుt0 వద్ద దాని ఇనీషియల్ కండిషన్ ux0f మరియు బౌండరీ కండిషన్ ux0t0 మరియు uxLt0 కోసం మరియు మరొక చివరలో ∀t కోసం t0 వద్ద uxLt0 కాబట్టి మొత్తంగా ఇది మనము పరిష్కరించబోతున్న సమస్య కాబట్టి దీని కోసం నేరుగా ముందుకు సాగుదాం ఎందుకంటే బౌండరీ కండిషన్ లు హోమోజెనీయస్ పదాలను కలిగి ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి హోమోజెనీయస్ బౌండరీ కండిషన్లు అంటే ux0 లేదా uux0 ఒకవేళ కుడి వైపు ఉన్నవి కాంస్టెంట్ గా లేదా కొన్ని ఇతర విషయాలు ఉంటే నేను గత వీడియోలో వివరించిన టెక్నిక్ ను ఉపయోగించడం గురించి మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి హోమోజెనీయస్ కండిషన్ లు కాబట్టి వేరియబుల్స్ని వేరు చేయడం ద్వారా మనము దీనిని పరిష్కరిస్తాము కాబట్టిuxtXx T≠0 సరే మరియు మీకు నాన్ జీరో పరిష్కారం కావాలి సమీకరణానికి ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిలో పరిష్కారం కోసం చూడండి మీరు హీట్ ఈక్వేషన్ యొక్క నాన్ జీరో పరిష్కారం కోసం చూస్తారు ఎందుకంటే సున్నా పరిష్కారం ఎల్లప్పుడూ పైన ఉన్న uxt ను హీట్ ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తుంది అప్పుడు మీకు లభించేది Xx Tt 2Xx T0 సరే కాబట్టి మీరు దీనిని Xx T ద్వారా విభజించవచ్చు ఎందుకంటే ఇది నాన్ జీరో పరిష్కారం కాబట్టి మీరు పొందేది TtT 2XxXx0 కాబట్టి మీరు మరో స్టెప్ Tt2TXxXx అని వ్రాయగలరు అవి కాంస్టెంట్ గా ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది కనుక ఈ λ అనేది ఒక కాంస్టెంట్ అనుకోండి కాబట్టి హీట్ ఈక్వేషన్ అయినటువంటి పార్షియల్ డిఫెరెన్షియల్ ఈక్వేషన్ రెండు ODE లు అవుతుంది కనుక ఇది XxXxλ ఇది మీ స్పేషియల్ డొమైన్ దీని మీద మీకు బౌండరీ కండిషన్ లు ఉన్నాయి ఈ X కోసం ఇది మీకు స్టర్మ్ లియోవిల్లే సమస్యను ఇస్తుంది Xx λXx0 అంటే 0xL కి చెందిన ఒక ODE మరొకటి Tt λ2Tt0 ఇది t0కోసం ఇప్పుడు మీరు బౌండరీ కండిషన్ లను వర్తింపజేస్తే ux0t0 నాకు X0Tt0ఇస్తుంది సరేనా ఇది నాకు X00 ఇస్తుంది రెండు చివరలు కూడా ఇన్సులేట్ చేయబడినందున uxLt0 కాబట్టి మీరు పొందుతున్నది XLT0 T≠0 కాబట్టి మీ వద్ద ఉన్నది XL0 కనుక ఇది ఈ Xx λXx0 సమీకరణముతో బౌండరీ కండిషన్ లు కలిగి ఉంటుంది అలాగే ఇది ఇప్పటికే సెల్ఫ్ అడ్ జాయింట్ రూపంలో ఉన్న రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సమస్య కాబట్టి మీరు కార్టీసియన్ కో ఆర్డినేట్స్ లో పనిచేస్తున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సమస్యను ఆశించవచ్చు కాబట్టి ఇది ఇప్పటికే సెల్ఫ్అడ్ జాయింట్ రూపంలో ఉందని మీరు చూడవచ్చు అది1 X సరే ఈ స్టర్మ్ లియోవిల్లే సమస్యకు పరిష్కారాలు ΦѰ ∶ 0LΦѰdx అని మీరు చెప్పండి కాబట్టి w1 కు వెయిట్ లేదు కాబట్టి బార్ ఓవర్ Ѱ కు ఎలాంటి అవసరం లేదు ఎందుకంటే ఇది ఇప్పటికే సెల్ఫ్అడ్ జాయింట్ రూపంలో ఉంది ఇది రియల్ అని సూచిస్తుంది కాబట్టి ఐగెన్ ఫంక్షన్ లు కూడా వాస్తవమైనవి కాబట్టి మనం ఇక్కడ పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే ఇది ఇప్పటికే సెల్ఫ్అడ్ జాయింట్ రూపం కాబట్టి వాస్తవమైనది కావున అనేది రియల్ మరియు λ2 లేదా λ 0 లేదా λ 0 తో λ 2 అని సూచిస్తుంది కాబట్టి మీరు Xx 2Xx0 ని చూసినట్లైతే λ2 0xL కొరకు X00 తో మరియు XL0 అనేవి బౌండరీ కండిషన్ లు కాబట్టి Xxc1eμxc2e μx ఇది దీని యొక్క సాధారణ పరిష్కారం ఇప్పుడు X00 బౌండరీ కండిషన్ని వర్తింపజేయండి కాబట్టి దాని కోసం మీకు Xx μc1eμx c2e μx μ ≠ 0 అవసరం ఎందుకంటే ఇది పాజిటివ్ కాబట్టి X0c1 c20 కనుక ఇది నాకుc1c2ను ఇస్తుంది కాబట్టి ఒకసారి ఈ బౌండరీ కండిషన్ ని వర్తింపజేసిన తర్వాత సాధారణ పరిష్కారం Xxc1eμxc1e μxc1eμxe μx2c1cosh μx అవుతుంది ఇప్పుడు ఇతర బౌండరీ కండిషన్ XL0ను వర్తింపజేయండి మీరు ఇలా చేస్తే మీకు XL2μc1sinh μL 0 లభిస్తుంది ఇప్పుడు ఇది c10 అని సూచిస్తుంది ఒకసారి c1సున్నా c2 0 అంటే దీని అర్థం Xx0 కాబట్టి λ2 ఐగెన్ విలువ కాదు ఇప్పుడు మీరు ఇక్కడ λ 0 ని చూడవచ్చు కనుక ఈ Xx0 0xLకొరకు మరియు బౌండరీ కండిషన్X00 మరియు XL0 ఇక్కడ సాధారణ పరిష్కారం Xxc1xc2 ఇప్పుడు మీరుX00 బౌండరీ కండిషన్ ని వర్తింపజేస్తారు ఇది నాకు Xxc1 కాబట్టి c10ఇస్తుంది

మీరు ఒక సాధారణ పరిష్కారాన్ని కనుగొనగలరు అది Xxc1cos μx c2sin μx ఇప్పుడు కనుక మనం బౌండరీ కండిషన్ X00 ను అప్లై చేసినట్లయితే అప్పుడు Xxμ c1sin μx c2cos μx కాబట్టి X0అనేది నాకు Xxc1cos μx ను ఇస్తుంది ఇప్పుడు దీనిపై మీరు ఇతర బౌండరీ కండిషన్ ను XL0 అప్లై చేస్తే అది మనకు μc1sin μL 0 ఇస్తుంది μ0 కనుక ఇది n123 విలువల కొరకు μLnπ ను సూచిస్తుంది కావున ఈ విలువల కొరకు ఇది μnπLను సూచిస్తుంది Xxc1cos μx అనేది ఒక పరిష్కారము ఎందుకంటే c1అనేది ఆర్బిటరీ కావచ్చు కాబట్టి n n22L2 అనేవి ఐగెన్ విలువలు కాబట్టి అవి n మీద ఆధారపడి ఉన్నాయి కనుక మనం వాటిని nగా వ్రాయవచ్చు మరియు ఐగెన్ ఫంక్షన్ అయిన వీటిని Xnxcos μx cos nπLx అని పిలుద్దాం ఇప్పుడు రెండు సందర్భాలలో n123 మొదలైనవి ఇప్పుడు ఇవి ఈ సందర్భంలో ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ఫంక్షన్ లు λ0అనేది ఒక ఐగెన్ విలువ అని మనము ఇప్పటికే చూశాము అంటే మీరు n0 ను n n22L2 లో పెడితే అది సున్నా అవుతుంది కాబట్టి అందువలన n 0123 అని వ్రాయడం ద్వారా నేను ఇంతకు ముందే λ0 ని చేర్చగలను మీరు n0cos nπLx 1 ను ఉంచినప్పుడు సంబంధిత ఫంక్షన్ కాబట్టి అది ఐగెన్ ఫంక్షన్ అంటే కనుక ఇవి ఫైనల్ ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ఫంక్షన్ లు కాబట్టి ఒకసారి మీరు Xను కలిగి ఉన్నపుడు ఇప్పుడు మీరు T సమస్యను n ఐగెన్ విలువల కు సమానంగా ఉంచడం ద్వారా పరిష్కరించవచ్చు కాబట్టి ప్రతి n 0123 మరియు t 0 విలువలకు ఎల్లప్పుడూ Tntn22L22Tnt0 గా ఉంటుంది కాబట్టి దీని కోసం మనం ఇలా చూడవచ్చు ప్రతి n 0123 విలువల కోసం TntAne n222L2t ఇప్పుడు మీరు ఈ unxt ను వ్రాయవచ్చు కాబట్టి ప్రతి n unxtAne n222L2t cos nπLx మరియు ఇది ప్రతి n 0123 మొదలైన విలువలకు బౌండరీ కండిషన్ ను సంతృప్తిపరిచే పరిష్కారం 0 నుండి ఇన్ఫినిటీ వరకు నడుస్తున్న ఈ పరిష్కారాలన్నింటినీ మీరు సూపర్పోజ్ చేస్తారు అంటే n0unxtn0Ane n222L2t cos nLx కాబట్టి ఇది కూడా ఒక పరిష్కారం ఈ సిరీస్ ఏకరీతిగా కన్వర్జెంట్ అయితే మాత్రమే అంటే వాస్తవానికి ఇనీషియల్ కండిషన్ అప్లై చేయడం ద్వారా ఈ సిరీస్ ఏకరీతిగా కన్వర్జెంట్ అని చూపవచ్చు సరేనా మీకు తెలిసిన తర్వాత మీరు ఇనీషియల్ కండిషన్ ని అధికారికంగా వర్తింపజేసినప్పుడు మరియు Anఅంటే ఏమిటో తెలుసుకోండి మరియు అప్పుడు మీరు సిరీస్ ఒకే రీతిగా కన్వర్జెంట్ అని చూపించవచ్చు మరియు అది ఏకరీతిగా కన్వర్జెంట్ అయినందున ఇప్పుడు మీరు పదం తర్వాత పదాలను డిఫెరెన్షియేట్ చేసి ఆపై సమీకరణంలో పెట్టవచ్చని అలాగే ఇది పరిష్కరిస్తుంది అని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి పదం బౌండరీ కండిషన్ లపై హీట్ ఈక్వేషన్ ను సంతృప్తిపరుస్తుంది అందుకే ఈ సూపర్పోజిషన్ సూత్రం పనిచేస్తుంది కాబట్టి ఈ అన్ని పరిష్కారాల యొక్క సూపర్ పొజిషన్ ద్వారా uxt లభిస్తుంది మరియు బౌండరీ కండిషన్ ని సంతృప్తిపరిచే హీట్ ఈక్వేషన్ యొక్క పరిష్కారంగా దీనిని ఉండనివ్వండి సరేనా ఇప్పటివరకు మనము ఇనీషియల్ కండిషన్ లను ఉపయోగించలేదు కాబట్టి మనం ఇప్పుడు ఇనీషియల్ కండిషన్ ux0f ను వర్తింపజేయవచ్చు కాబట్టి దీని నుండి మనం n 0123 ఆ పై విలువల కోసం n0An cos nπLx fఅని చూడవచ్చు ఇప్పుడు మీరు స్టర్మ్ లియోవిల్లే సమస్య పరిష్కారాల డాట్ ప్రొడక్ట్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ఐగెన్ ఫంక్షన్ తో రెండు వైపులా డాట్ ప్రొడక్ట్ ని తయారు చేయండి కనుక ఇది An0LnπLx dx0Lfcos nπLx dx ఇవన్నీ రియల్ విలువ కలిగిన ఫంక్షన్స్ మరియు నాకు బార్ అనేది ముఖ్యం కాదు ఇది నాకు An0Lfcos nπLx dx0LnπLx dx ఇస్తుంది పైన ఉన్న పరిష్కారం uxtహీట్ ఈక్వేషన్ మరియు బౌండరీ కండిషన్ మరియు ఇనీషియల్ కండిషన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఇది సమస్యను పరిష్కరిస్తుంది కాబట్టి మనకు అవసరమైన పరిష్కారం uxtn0unxtn0Ane n222L2t cos nπLx 0 x L మరియు t 0 కోసం సరే కాబట్టి మీరు దీనిని సింప్లిఫై చేయవచ్చు అప్పుడు డినామినేటర్ విలువ 0L1cos 2nπLx 2dxL2అవుతుంది కాబట్టి మీరుAn2L0Lfcos nπLx dx గా సూచిస్తారు ఇది నిజానికి ఫోరియర్ కొసైన్ సిరీస్ మునుపటి సమస్యలో రెండు చివరలను సున్నా ఉష్ణోగ్రత వద్ద నిర్వహించబడినప్పుడు మీరు ఫోరియర్ సైన్ సిరీస్ ను ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు ఈ ఇన్సులేట్ సమస్యను ఇలా పరిష్కరిస్తారు ఇప్పుడు మీరు కూడా అదే విధంగా పని చేయవచ్చు మీరు రెండు బౌండరీ పాయింట్ల వద్ద ఉష్ణ మార్పిడిని 0 మరియు L వద్ద అనుమతించినట్లయితే మీరు మీ ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ఫంక్షన్ లను స్పష్టంగా పొందలేరు ఐగెన్ వాల్యూస్ కొన్ని డిస్పర్షన్ సంబంధాలను సంతృప్తిపరుస్తాయి కొన్ని సంబంధాలు మాత్రమే సరే కాబట్టి మీకు కొంత శ్రేష్టమైన సమీకరణం ఉంటే అది సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి వాస్తవానికి మూలాలను కలిగి ఉన్న కొన్ని శ్రేష్టమైన సమీకరణాలు అంటే ఆ మూలాలు ఐగెన్ విలువలు కాబట్టి మీరు వాటిని స్పష్టంగా కనుగొనలేరు సంఖ్యాపరంగా ఒకదాన్ని కనుగొనవచ్చు కనుక మీరు వాటిని 1 2 3 n గా లేబుల్ చేస్తే అవి సంబంధిత విలువలు కాబట్టి కాస్ లేదా సైన్ పరంగా కొంత సంబంధిత పరిష్కారాలు ఉంటాయి కాబట్టి మీరు వ్రాయరు మీరు ఇక్కడ cos λx cos μx వంటి వాటితో భర్తీ చేయరు ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి అక్కడ మీరు స్పష్టంగా కనుగొనలేకపోవడం వలన మీరు nఅని పిలుస్తారు కాబట్టి ఆ సందర్భంలో కాస్ లేదా సైన్ ఏ రూపంలో వచ్చినా వాటి nతో భర్తీ చేయబడతాయి కాబట్టి అవి మీ ఐగెన్ ఫంక్షన్ లు మరియు భర్తీ చేయడం ద్వారా ఆ 1 2 3n చివరకు డాట్ ఉత్పత్తితో ఇనీషియల్ కండిషన్ ని వర్తింపజేయండి అక్కడ మీరు స్టర్మ్ లియోవిల్లే సమస్య నుండి డాట్ ఉత్పత్తిని పొందవచ్చు కాబట్టి హీట్ మార్పిడి సమస్యకు పరిష్కారం కనుగొనండి కనుక మీరు దీని మీద పని చేయవచ్చు నేను దీనిని ఒక అభ్యాసముగా వ్రాస్తాను ఈ ఇనీషియల్ కండిషన్ విలువ సమస్యను ut 2uxx00xL మరియు t0 మరియు ఇనీషియల్ విలువ లో పరిష్కరిస్తాను t 0 వద్ద రాడ్ ఉష్ణోగ్రత విలువ ux0f బౌండరీ కండిషన్ లు ఇప్పుడు ux0tk1u0t0కాబట్టి హీట్ బయటకు వెళ్తుంది లేదా లోపలికి వస్తోంది x0 బౌండరీ వద్దకొంత మార్పిడి జరుగుతోంది 0 ఇది ఒక బౌండరీ కండిషన్ ఇతర బౌండరీ కండిషన్ కూడా ఇలాగే ఒకేలా ఉంటుందిuxLtk2uLt0 కాబట్టి ఇవి మీకు పైన ఉన్న హీట్ ఈక్వేషన్ తో కలిసి ఉన్న బౌండరీ కండిషన్ లు మరియు ఇనీషియల్ కండిషన్లు కాబట్టి వీటితో కలిపి ఈ వేరియబుల్స్ని వేరు చేయడం ద్వారా మీరు దీన్ని పరిష్కరించవచ్చు ఎందుకంటే స్పెషియల్ డొమైన్ పరిమితమైనది కాబట్టి మీరు ఈ హీట్ ఈక్వేషన్ ను ఎలా పరిష్కరించగలరు కాబట్టి తదుపరి వీడియోలో మనము ప్రయత్నిస్తాము ఇప్పటివరకు మనము ఇన్ఫైనైట్ డొమైన్లు మరియు ఫైనైట్ డొమైన్లలో ఉండే వేవ్ మరియు హీట్ సమీకరణాలతో వ్యవహరించాము సరేనా అలాగే మీరు ఇప్పటివరకు పరిగణించినట్లయితే మనము నిజంగా 2 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ను పరిగణనలోకి తీసుకున్నాము మరియు డ్రమ్ సమస్యగా మనము సర్క్యులర్ డొమైన్ లో పరిష్కరిస్తాము ఇలాంటి బెస్సేల్ స్టర్మ్ లియోవిల్లే రకం వ్యవస్థ నుండి స్టర్మ్ లియోవిల్లే సమస్యను ఉదహరించేందుకు మనము వీటిని పరిష్కరించాము స్టర్మ్ లియోవిల్లే సమస్య లాగానే మీరు వేవ్ సమీకరణం కోసం దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు హీట్ ఈక్వేషన్ లో మనము ఇప్పటివరకు కేవలం 1 డైమెన్షనల్ హీట్ ఈక్వేషన్స్ మాత్రమే చూశాము కనుక మీరు నిజంగా 2 డైమెన్షనల్ హీట్ ఈక్వేషన్స్ చూసినట్లయితే మీరు రాడ్ని పరిగణనలోకి తీసుకునే బదులు ప్లేట్ను పరిశీలిస్తే 2 డైమెన్షనల్ ప్లేట్ అని చెప్పండి ఓకే కాబట్టి మీకు ఏమి లభిస్తుంది ut 2uxxuyy0 x y∈R2 కాబట్టి మీరు కలిగి ఉన్న ఇన్ఫైనైట్ ప్లేన్ లేదా మీరు ప్లేన్ R2 లో భాగమైన కొంత డొమైన్ D అని చెప్పినా సరే అది కూడా ప్లేన్ లాగానే ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఉంటే మరియు మీరు ప్లేట్ ప్రారంభ ఉష్ణోగ్రత uxy0fxy ∀xy∈D ని అందించాలి ఇది మీ ఇనీషియల్ కండిషన్ మరియు మీరు అందించగల బౌండరీ కండిషన్ ఇవి బౌండరీ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు దీనిని డొమైన్ D అని పిలిస్తే సరిహద్దు మరియు δD మీరు బౌండరీ కి కాల్ చేస్తే మీరు ఏదైనా బౌండరీ కండిషన్ ని రాయవచ్చు మీరు బౌండరీ వద్ద కొంత ఉష్ణోగ్రత వద్ద ప్లేట్ ను ఉంచవచ్చు తద్వారా మీరు బౌండరీ లో చెప్పినట్లయితే uxytT1 ∀xy∈δD కాబట్టి ఇది 2 డైమెన్షనల్ హీట్ సమీకరణం కోసం ఉన్న ఇనీషియల్ బౌండరీ వాల్యూ ప్రాబ్లం కనుక ఇది కూడా ఒకదాన్ని ఉపయోగించి పరిష్కరించగలదు కాబట్టి దీనిని మనం ఒక హీట్ ఈక్వేషన్ గా చేయకపోతే మనం దీనిని పరిష్కరించలేము ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది ఏమిటంటే మీరు మొదట్లో కొంత ఉష్ణోగ్రత వద్ద ఇలాంటి ప్లేట్ కలిగి ఉన్నప్పుడు మరియు మీరు కొంత ఉష్ణోగ్రతను బౌండరీ వద్ద కొనసాగిస్తారు కాబట్టి కొంత సమయం తర్వాత అది స్థిరమైన స్థితికి చేరుకుంటుంది కాబట్టి మనం దానిని t→∞ గా చూశాము మొదట్లో కొంత వేడి చేసిన ప్లేట్ వద్ద మొదట్లో ఉన్న ఉష్ణోగ్రతను కొనసాగిస్తూ ఉండండి చివరికి అది స్థిరంగా ఉండే స్థితి కనుక చివరికి t→∞ uxy∞0 గా మారుతుంది సరేనా ఇది కేవలం స్థిరంగా ఉంది స్థిరమైన స్థితికి చేరుకుంటుంది అంటే uxytuxy సరే కాబట్టి మీరు ఒక స్క్వేర్ బౌండరీ యొక్క నాలుగు వైపులా T1 T2 T3మరియు T4 ఉష్ణోగ్రతని నిర్వహిస్తే అది t మీద ఆధారపడి ఉండదు కాబట్టి మీరు స్థిరమైన స్థితిలో T1 T2 T3 మరియు T4ల కలయికను కలిగి ఉంటారు కనుక ఇది కొంత లీనియర్ గా ఉంటుంది లేదా మీరు పొందవచ్చు కాబట్టి t→∞ ఉన్నప్పుడు ఏ సందర్భంలోనైనా మీరు స్థిరమైన స్థితికి చేరుకుంటారు సరేనా కాబట్టి స్థిరమైన స్థితి అంటే uxyt అనేది t మీద ఆధారపడి ఉండే ఉష్ణోగ్రత uxyఫంక్షన్ అవుతుంది అది t మీద ఆధారపడి ఉండదు కనుక అలా అయితే హీట్ ఈక్వేషన్ 2uxxuyy0 ఎందుకంటే ut0 అవుతుంది మరియు 2≠0 నుండి ఈ ప్లేట్ పారామీటర్ కాబట్టి మీరు uxxuyy0 కలిగి ఉంటారు ఇది ఉష్ణోగ్రత కోసం మీ లాప్లేస్ సమీకరణం తప్ప మరొకటి కాదు కాబట్టి స్థిరమైన స్థితి ఉష్ణోగ్రత లాప్లేస్ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి మీరు xy∈D పై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది లాప్లేస్ సమీకరణం సరేనా దీనిని మనం పరిష్కరించగలము కాబట్టి తదుపరి కొన్ని వీడియోలలో మనము లాప్లేస్ సమీకరణం కోసం బౌండరీ విలువ సమస్యలను పరిష్కరిస్తాము ఎందుకంటే అక్కడ టైమ్ ఇవ్వలేదు అలాగే మనము ఎటువంటి ఇనీషియల్ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు బౌండరీ డేటాను అందించాల్సి ఉంటుంది కాబట్టి మీరు లాప్లేస్ సమీకరణాన్ని పరిష్కరించేటప్పుడు స్థిరమైన స్థితిలో ఉన్న 2 డైమెన్షనల్ హీట్ ఈక్వేషన్ తో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో మనము నిజంగా 2 డైమెన్షనల్ హీట్ ఈక్వేషన్ తో వ్యవహరిస్తున్నాము కాబట్టి ఇది మనము తదుపరి వీడియోలో చూస్తాము కాబట్టి మనము బౌండరీ డేటా మరియు రెండు కార్టీసియన్ కో ఆర్డినేట్ లతో లాప్లేస్ సమీకరణం యొక్క పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తాము మీరు కార్టీసియన్ కో ఆర్డినేట్ లతో ప్రారంభించండి ఆపై మనము వృత్తాకార డొమైన్కి వెళ్తాము లేదా వివిధ రకాలైనటువంటి వృత్తాకార డొమైన్లకు వెళ్తాము వేరు చేయడం ద్వారా వేరియబుల్ టెక్నిక్ని ఉపయోగించి మనం పరిష్కరించగల అన్ని డొమైన్లు చూస్తాము సరేనా దీనిలో ప్రధాన ఆలోచన ఏమిటంటే స్టర్మ్ లియోవిల్లే సమస్యను తీసుకోవడం మరియు ఈ పరిష్కారాల కోసం సూపర్పొజిషన్ వాల్యూలు మరియు ఐగెన్ ఫంక్షన్ లను ఉపయోగించడం ద్వారా సరియైన పరిష్కారాలను పొందండి సూపర్పొజిషన్ చివరకు ఒక విడదీయ గలిగిన రూపంలో పరిష్కారాన్ని ఇస్తుంది ఇది మనం తదుపరి వీడియోలో చూస్తాము మీకు చాలా ధన్యవాదములు